ఫైనాన్షియల్ అకౌంటింగ్ పై మన ఉపన్యాసాలకు ప్రతి ఒక్కరికీ స్వాగతం మనము అకౌంటింగ్ అంటే ఏమిటో ఇప్పటికే చర్చించాము తరువాత మనము ఆర్థిక నివేదికలతో ప్రారంభించాము మరియు మన గత ఉపన్యాసాలలో బ్యాలెన్స్ షీట్ అనే ముఖ్యమైన ఆర్థిక ప్రకటన గురించి చర్చించాము మనము బ్యాలెన్స్ షీట్ యొక్క ఒక చిన్న రూపాన్నిచూశాము మరియు కంపెనీల చట్టం యొక్క షెడ్యూల్ III ప్రకారం ఆకృతిని కూడా చూశాము బ్యాలెన్స్ షీట్ మీకు ఏమి ఇస్తుందో మీరు నాకు చెప్పగలరా బ్యాలెన్స్ షీట్ అనేది ఒక నిర్దిష్ట రోజు నాటికి సంస్థ యొక్క ఆర్థిక స్థితిని చూపించే ఒక ప్రకటన సాధారణంగా ఇది సంవత్సరం చివరిలో తయారు చేయబడుతుంది మీకు ఆస్తుల జాబితా ఉంది మరియు మీకు అప్పుల జాబితా ఉంది మరియు సరితూగే అటువంటి యజమానుల ఫండ్ లేదా ఈక్విటీ వాటాదారుల ధనం కూడా ఉంటుంది ఈ రోజు మనం తదుపరి ఆర్థిక ప్రకటన అయిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఆదాయ ప్రకటన అని కూడా అంటారు భారతదేశంలోని వ్యాపార సంస్థల కోసం మనం దీనిని P L అకౌంట్ అని పిలుస్తారు కాని ప్రాథమిక భావన మాత్రం P L అకౌంట్ కాబట్టి ఈ రోజు ఉపన్యాసంలో P L అకౌంట్ అంటే ఏమిటి మరియు P L అకౌంట్ యొక్క అంశాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము సాధారణంగా P L అకౌంట్ సంస్థ యొక్క కార్యకలాపాల ఫలితాలను వెల్లడిస్తుంది మీరు సంస్థ అయితే స్పష్టంగా మీరు లాభం కోసం చూస్తున్నారు కాబట్టి P L అకౌంట్ మీకు ఒక నిర్దిష్ట సంవత్సరంలో లేదా ఒక నిర్దిష్ట నెలలో లాభాలను చూపుతుంది మీరు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే మిగులును ఇస్తుంది ఇప్పుడు ప్రతి సంస్థ లాభాలను లెక్కించడానికి మీరు ఆదాయాలు మరియు ఖర్చులను తెలుసుకోవాలి ఇప్పుడు మన మొదటి ఉపన్యాసంలో డబ్బు చక్రం లేదా వ్యాపార చక్రం అంటే మిగులు లేదా సంస్థ యొక్క లాభం అవుతుంది కాబట్టి P L అకౌంట్ యొక్క ప్రధాన అంశాలు ఆదాయాలు మరియు ఖర్చులు ఇది సాధారణ ఆకృతి లేదా P L అకౌంట్ యొక్క చిన్న రూపం కాబట్టి ఇది అమ్మకాలతో మొదలవుతుంది సంస్థ యొక్క ఆదాయంలో ఎక్కువ భాగం అమ్మకాల నుంచే వస్తుంది అప్పుడు అమ్మిన వస్తువుల ఖర్చును ఆదాయం నుంచి తీపి వేస్తే మీకు గ్రాస్ ప్రాఫిట్ అంటే నికర లాభం వస్తుంది ఇది P L అకౌంట్ యొక్క చాలా సరళమైన ఆకృతి ఇప్పుడు మనము కంపెనీ యాక్ట్ యొక్క షెడ్యూల్ III ప్రకారం కంపెనీ ఆకృతిని చూద్దాం ఇప్పుడు ఈ ఆకృతి అమ్మకాలు అనే పదానికి బదులుగా కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం గా చూపిస్తుంది ఇప్పుడు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనే పదం ఎందుకంటే సంస్థ వస్తువులను విక్రయించకపోవచ్చు అది వివిధ రకాల సేవలను కూడా అందిస్తుంది కాబట్టి ఇది సేవల నుండి వచ్చే ఆదాయం మరియు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఈ రెండింటినీ కలిపి కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం అంటారు ఇది సంస్థ యొక్క రోజువారీ పనితీరుకు సంబంధించినదని ఆపరేషన్లు సూచిస్తున్నాయి అందువల్ల సాధారణ వ్యాపారం నుండి వచ్చే ఏ ధనం అయినా లేదా ఆదాయం అయినా కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయంగా చూపబడుతుంది దాని పక్కన ఇతర ఆదాయం ఉంది ఇప్పుడు ఇతర ఆదాయం ఏమిటి పేరు సూచించినట్లుగా వ్యాపార కార్యకలాపాలు కాకుండా ఇంకేదైనా ఆదాయం ఉత్పన్నమైతే దానిని ఇతర ఆదాయం అంటారు ఇది విడిగా చూపబడుతుంది ఇప్పుడు మీరు రెండింటినీ జోడించవచ్చు కాబట్టి స్లైడ్ లో III దశలో నేను మొత్తం ఆదాయాన్ని పొందుతాను ఇది I మరియు II కూడితే వచ్చిన మొత్తం కానీ ఇప్పుడు ఆ P L అకౌంట్ యొక్క వినియోగదారులు కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం ఎంత మరియు ఇతర ఆదాయం ఎంత అని తెలుసుకోవాలనుకుంటున్నారు అందుకే దీనిని వర్గీకరించాలి అంశం I లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూపిస్తారు అంశం II లో మీరు ఇతర ఆదాయాలను చూపిస్తారు ఇంకా అంశాలు I మరియు II రెండింటిని కలిపి మొత్తంగా అంశం III లో చూపిస్తారు ఇప్పుడు ఇతర ఆదాయానికి ఉదాహరణ ఏమిటి ఎవరైనా ఉదాహరణ గురించి ఆలోచించగలరా మనము కొంత ధనాన్ని బ్యాంకులో జమ చేశామని అనుకుందాం బ్యాంకు త్రైమాసికం చివరిలో లేదా 6 నెలల చివరలో మనకు జమ చేసిన మిగులు నగదుకు కొంత వడ్డీని ఇస్తుంది ఆ వడ్డీ ఇతర ఆదాయానికి ఉదాహరణ ఇది మన రోజువారీ వ్యాపారం నుండి వచ్చే ఆదాయం కాదు ఇది వస్తువుల అమ్మకం కాదు లేదా అది మనచే చేయబడిన సేవల సరఫరా కాదు కానీ మనము మిగులు ధనాన్ని పెట్టుబడి రూపంలో ఉంచడం వలన వడ్డీ రూపంలో మనకు కొంత ఆదాయం వచ్చింది అది ఇతర ఆదాయానికి ఉదాహరణ కొన్నిసార్లు అదే విధంగా మనము మన స్థిర ఆస్తిని లాభంతో విక్రయిస్తే అప్పుడు మీరు సంపాదించే లాభం ఇతర ఆదాయానికి ఉదాహరణ అవుతుంది ఆస్తిని అమ్మడం ద్వారా మీకు కలిగే నష్టం కూడా ఇతర ఆదాయం కాబట్టి సాధారణ వ్యాపార కార్యకలాపాలు కాకుండా మీకు ఆదాయాన్ని ఇచ్చే అంశాలను శోధించండి అవి ఇతర ఆదాయంగా చూపబడతాయి ఇప్పుడు ఈ రెండూ కలిసి ఆ సంస్థ యొక్క మొత్తం ఆదాయాన్ని ఏర్పరుస్తాయి ఇప్పుడు IV వ అంశం ఖర్చులు ఇప్పుడు ఆ నిర్దిష్ట సంవత్సరంలో లేదా ఆ నిర్దిష్ట కాలానికి సంబంధించిన అన్ని ఖర్చులు జాబితా చేయబడ్డాయి కంపెనీల చట్టం కొన్ని శీర్షికలను పేర్కొంది ఏ విధంగా అయితే బ్యాలెన్స్ షీట్లో మనకు కొన్ని శీర్షికలు ఉన్నాయో అదేవిధంగా P L అకౌంట్లో కూడా కొన్ని శీర్షికలు ఉన్నాయి సంస్థ యొక్క అన్ని ఖర్చులను ఆ శీర్షికల కింద చేర్చాలి కాబట్టి మొదటి అంశం వినియోగించే ముడి పదార్థాల ఖర్చు ఇప్పుడు మీరు వినియోగించే ముడి పదార్థాలు అంటే ఏమిటి మీరు ఉత్పాదక సంస్థ అని అనుకుందాం మీరు ముడిసరుకును కొనుగోలు చేస్తారు మీరు కొన్ని భాగాలు కొన్ని విడి భాగాలు కూడా కొనుగోలు చేయవచ్చు ఇప్పుడు ఈ అన్ని వస్తువుల ధర కలిపి వినియోగించబడిన ముడి పదార్థాల ఖర్చు గా పరిగణించబడుతుంది అది స్టాక్ కు ఉదాహరణగా ఉంటుంది

కొన్నిసార్లు తయారీ సంస్థలు కూడా తుదిపరిపూర్ణ వస్తువులను కొనుగోలు చేస్తాయి మరియు అమ్ముతాయి కాబట్టి మీరు పరిపూర్ణ వస్తువుగా కొనుగోలు చేసినవి మరియు మీరు వినియోగించే ముడిసరుకు I వ అంశంగా ఉంటుంది కానీ మీరు కొనుగోలు చేసి అలాగే వినియోగదారునికి అమ్మేస్తే అది పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అని గుర్తుంచుకోండి ఇప్పుడు ఆ ఇన్వెంటరీలలో ఏదైనా మార్పు ఉంటే అది చూపబడుతుంది మీరు మరేదైనా ఇన్వెంటరీ గురించి ఆలోచిస్తున్నారా వాస్తవానికి మరో రకం ఉంది మీరు దీన్ని గుర్తు చేసుకోగలుగుతున్నారా రా మెటీరియల్ ను మనము పరిగణించలేదు వాస్తవానికి వినియోగించబడినది P L అకౌంట్లో పరిగణించబడుతుంది అయితే స్టాక్ ఇన్ ట్రేడ్ లేక ఫినిష్డ్ గూడ్స్ విషయం లో మనము పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ మాత్రమే పరిగణించాము వినియోగించిన వాస్తవ కొనుగోలును కాదు కాబట్టి ఆ కొనుగోలు నుండి స్టాక్ ఇన్ ట్రేడ్ లో కొంత స్టాక్ అమ్ముడు పోదు సంస్థతో క్లోజింగ్ స్టాక్ గా మిగిలి ఉంటుంది ప్రారంభంలో కొంత మొత్తంలో స్టాక్ ఉండవచ్చు దీనిని ఓపెనింగ్ స్టాక్ అని పిలుస్తారు ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ నుండి క్లోజింగ్ స్టాక్ ను తీసివేస్తే మనకు స్టాక్లో మార్పు తెలుస్తుంది ఇప్పుడు స్టాక్ ఇన్ ట్రేడ్ లో మార్పును ఇక్కడ చేర్చాలి అదే విధంగా మీ వద్ద ఉన్న ఫినిష్డ్ గూడ్స్ లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఏదైనా మార్పు ఉంటే అది జాబితాలో మార్పులుగా చూపబడుతుంది ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన అంశం మరియు మీరు ఈ మార్పుల సంకేతం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొదటి అంశం చూడండి వినియోగించిన పదార్థం యొక్క ఖర్చు మీరు వినియోగించినా అది ఖర్చు మీ కొనుగోలు కూడా ఖర్చు గానే పరిగణించబడుతుంది కానీ ఇన్వెంటరీ లో తగ్గుదల ఉంటే దాని అర్థం ఏమిటంటే ఇంతకు మునుపు మీకు ఎక్కువ ఇన్వెంటరీ ఉండి ఇప్పుడు తక్కువ ఉంది అనగా మీరు ఇన్వెంటరీ ని బాగా వాడారని తెలుస్తుంది ఇది మీకు ఖర్చు కానీ మీరు సానుకూల సంకేతాన్ని కలిగి ఉన్నారని ఇది చూపిస్తుంది కానీ ఒకవేళ ఇన్వెంటరీ లో పెరుగుదల ఉందని అనుకుందాం అప్పుడు అది ప్రతికూల సంకేతం మీరు అర్థం చేసుకుంటున్నారా కాబట్టి ఇంతకు ముందు మీకు తక్కువ ఇన్వెంటరీ ఉండి ఇప్పుడు ఎక్కువ ఇన్వెంటరీ ఉంది అంటే ఇన్వెంటరీ లో పెరుగుదల ఉంది అది ప్రతికూల సంకేతంతో ఖర్చులలో చూపబడుతుంది ఎందుకంటే ఇది మీ ఆదాయం లాంటిది ఇది మీ ఖర్చును తగ్గిస్తుంది కాబట్టి మీ స్వంత సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ చూడండి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నా ఇన్వెంటరీ లో ఈ మార్పు చిన్న అంశం అవుతుంది కానీ దీనికి సానుకూల సంకేతం ఉండవచ్చు అది ప్రతికూల సంకేతాన్ని కూడా కలిగి ఉంటుంది తదుపరి అంశం ఉద్యోగుల ప్రయోజన ఖర్చులు కాబట్టి సరళంగా చెప్పాలంటే ఇది జీతం వ్యయం అని చెప్పవచ్చు ఓవర్ టైం అంటారు ఇప్పుడు ఫైనాన్స్ కాస్ట్ అంటే ఏమిటి మీరు ధనాన్ని వాడుతున్నారు ఆ ధనం సమకూర్చడానికి మీరు ఏమైనా ఖర్చు చేస్తే దాన్ని ఫైనాన్స్ కాస్ట్ అంటారు ఫైనాన్స్ కాస్ట్ కి ఉదాహరణ ఏమిటి ఉత్తమ మరియు సరళమైన ఉదాహరణ వడ్డీ చెల్లింపు మీరు బ్యాంకు నుండి రుణం పొందారని అనుకుందాం ప్రతి త్రైమాసికం చివరిలో సాధారణంగా మీరు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది వడ్డీని ఫైనాన్స్ కాస్ట్ గా పరిగణిస్తారు మీరు మీ డిబెంచర్ పై వడ్డీ చెల్లించినా ఇవన్నీ ఫైనాన్స్ కాస్ట్ గా పరిగణించబడతాయి వాస్తవానికి డిబెంచర్లను సమకూర్చే ఖర్చు కూడా ఫైనాన్స్ కాస్ట్ అవుతుంది మీరు ఒక సారి ఖర్చులుగా చెల్లించే కొన్ని ఛార్జీలు అవి కూడా మాఫీ చేయబడతాయి అంటే దానిలో కొంత భాగం ఫైనాన్స్ కాస్ట్ లో చేర్చబడుతుంది తదుపరి అంశం కూడా ఒక వైవిధ్యమైన అంశం అది డిప్రిసియేషన్ అని పిలుస్తారు మరియు ఆ డిప్రిసియేషన్ బ్యాలెన్స్ షీట్లో ఖర్చుగా పరిగణించబడుతుంది మీరు ఉపయోగిస్తున్న ఏ స్థిర ఆస్తి అయినా విలువను కోల్పోతుంది సంవత్సరం ప్రారంభంలో ఉన్న విలువ కంటే చివరిలో దాని విలువ తక్కువగా ఉంటుంది డిప్రిసియేషన్ లెక్కించడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి వాటిని మనం తరువాత చర్చించబోతున్నాం మీ సంస్థ ఉపయోగించే పద్దతి ప్రకారం ఎంత విలువ తగ్గుతుందో అంత మీ P L అకౌంట్ డిప్రిసియేషన్ గా చూపిస్తాము ఇది ఒక ప్రత్యేకమైన ఖర్చు అని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది నగదు రహిత వ్యయం ముడి పదార్థాల ధర నుండి మొదలుకొని ఫైనాన్స్ కాస్ట్ వరకు అన్ని ఖర్చులు వీటన్నింటికీ మనం నగదు రూపంలో చెల్లిస్తున్నాము మీరు ఒక ఉద్యోగిని నియమించుకున్నారు అనుకుందాం జీతం చెల్లించాలి మీరు రుణం తీసుకుంటారని అనుకుందాం మీరు వడ్డీ చెల్లించాలి మీరు ముడిసరుకును కొన్నారని అనుకుందాం మీరు ముడిసరుకు కోసం ధనం చెల్లించాలి అదేవిధంగా ఇతర అంశాలలో నగదు వ్యయం ఉంటుంది కానీ డిప్రిసియేషన్ లో నగదు ఖర్చు ఉండదు మనము ఒక కారును లేదా యంత్రాన్ని కొనుగోలు చేసాము అనుకుందాం ఆ సమయంలో మనం కొంత నగదు చెల్లిస్తాము కానీ ఇప్పుడు ఆ కారు 5 సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది ప్రతి సంవత్సరం నగదుఅద్దె చెల్లించాల్సిన అవసరం లేదు మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను మనము ఆ ఆస్తిని అద్దెకు తీసుకుంటే మనము అద్దె చెల్లించాలి కాని అది మన స్వంత ఆస్తి అయితే నగదు వ్యయం ఉండదు మీరు నగదు రూపంలో చెల్లించకపోయినా మీ ఆస్తి విలువ పడిపోతోంది మరియు విలువలో ఎంత తగ్గుతుందని మీరు అంచనా వేయాలి మరియు లెక్కించాలి దానిని P L అకౌంట్లో తరుగుదలగా చూపించాలి ఇప్పుడు అమోర్టైజేషన్ టాన్జిబుల్ అసెట్స్ విలువను కోల్పోయినప్పుడు డిప్రిసియేషన్ అని పిలుస్తారు ఇన్ టాన్జిబుల్ అసెట్స్ విలువను కోల్పోయినప్పుడు అమోర్టైజేషన్ అని పిలుస్తారు మీకు సాఫ్ట్వేర్ ఉంది మీరు సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసారు మరియు లైసెన్స్ 3 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం మూడింట ఒక వంతు దాని విలువ తగ్గుతుంది ప్రారంభంలో మీరు 3 సంవత్సరాలకు 3 లక్షలు చెల్లిస్తే ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఆ సాఫ్ట్వేర్ విలువలో తరుగుదల అని లెక్కించవచ్చు మూడు సంవత్సరాల చివరిలో అది 0 అవుతుంది ప్రతి సంవత్సరం లెక్కించిన 1 లక్షను అమోర్టైజేషన్ అంటారు కాబట్టి ఏదైనా ఇన్ టాన్జిబుల్ అసెట్స్ కి విలువలో తగ్గింపు ఉంటుంది అది తరుగుదల వలె లెక్కించబడుతుంది ఒక చిన్న తేడా ఏమిటంటే ఇది ఇన్ టాన్జిబుల్ అసెట్స్ కి లెక్కిస్తారు కాబట్టి దీనికి అమోర్టైజేషన్ అని పిలువబడే ప్రత్యేక పేరు ఉంది కాబట్టి ఏదైనా సంస్థకి అయ్యే ఖర్చులన్నీ ఆరు శీర్షికల క్రింద నమోదు చేయాలి మీరు చాలా ఎక్కువ ఖర్చులు కూడా కలిగి ఉండవచ్చని గుర్తుంచుకోండి కానీ మీరు వాటిని చాలా సరిగ్గా వర్గీకరించి ఆ ఖర్చులకు సంబంధించిన శీర్షిక కింద నమోదు చేయాలి మరియు ఆరు శీర్షికల చివరలో మీరు మొత్తం ఖర్చులను లెక్కిస్తారు ఇప్పుడు మనకు తదుపరి శీర్షిక వచ్చింది V వ శీర్షిక ఇందులో ఎక్సెప్షనల్ అని పిలుస్తారు ఈ అంశాలు ఏమిటి వేటిని మనం పరిగణనలోకి తీసుకుంటాము కానీ ప్రస్తుతం మనము V వ అంశం వద్ద ఉన్నాము ఇది ప్రారంభ లాభంగా లెక్కించిన లాభం అని మీరు చెప్పగలరు ఇప్పుడు దాని నుండి మీరు రెండు అంశాలను తీసివేయబోతున్నారు VI వది ఎక్సెప్షనల్ అంశం ఇప్పుడు ఎక్సెప్షనల్ అంశం ఏమిటి పేరు సూచించినట్లుగా ప్రతి సంవత్సరం కొన్ని అంశాలు పునరావృతమయ్యే అవకాశం లేకపోతే అది సాధారణ వ్యాపార కార్యకలాపాలలో ఉండదు దానిని విడిగా చూపించాల్సిన అవసరం ఉంది కావున ఇది ఎక్సెప్షనల్ అంశంగా వర్గీకరించబడుతుంది ఎక్సెప్షనల్ అంశం యొక్క ఏదైనా ఉదాహరణ గురించి మీరు ఆలోచించగలరా కర్మాగారంలో ఒక పెద్ద వరద సంభవించింది అనుకుందాం మరియు వరద కారణంగా మీ స్టాక్స్ దెబ్బతిన్నాయి మీ యంత్రాలు దెబ్బతిన్నాయి వరద తరువాత మీ యంత్రాలను పునరుద్ధరించడానికి మరియు మీ కర్మాగారాన్ని సరైన క్రమంలో చేయడానికి మీరు చాలా మరమ్మతులు చేయవలసి ఉంటుంది కాబట్టి స్టాక్ కోల్పోవడం యంత్రాలకు నష్టం మరియు మరమ్మత్తు ఖర్చు ఇవన్నీ కలిపి తీసుకుంటాము పెద్ద వరద సంభవించినప్పుడు ఈ మొత్తం గణనీయంగా ఎక్కువగా ఉండొచ్చు అని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ప్రతి సంవత్సరం సాధారణంగా ఉండే వాటర్ లాగింగ్ ఎక్సెప్షనల్ అంశం కాదు ఒక పెద్ద వరద కారణంగా ఇది గణనీయమైన నష్టమైతే అది విడిగా ఎక్సెప్షనల్ అంశం గా చూపబడుతుంది మీరు అగ్ని గురించి కూడా చెప్పవచ్చు సాధారణంగా లేని సంఘటనలు ప్రతి సంవత్సరం పునరావృతమయ్యే అవకాశం లేని సంఘటనలను మీరు దీని కింద వర్గీకరించాలి ఇప్పుడు ఇక్కడ ఒక నిర్దిష్ట అంశాన్ని ఎక్సెప్షనల్ అంశం గా వర్గీకరించాలా లేదా సాధారణ అంశం గా చూపించాలా అనే తీర్పు యాజమాన్యం చేసుకోవచ్చు వారు దీనిని సాధారణ అంశం గా భావించి ఉంటే అది సాధారణ ఖర్చులలో వచ్చేది ఉదాహరణకు వరద వలన మీ ముడి పదార్థం నాశనం అయ్యింది అనుకోండి వినియోగించే ముడి పదార్థాల ధరతో సహా ఇది ఒక చిన్న మొత్తం అయితే మీరు విడిగా చూపించాల్సిన అవసరం లేదు కానీ అది గణనీయమైన మొత్తం అయితే మనము దీనిని ఎక్సెప్షనల్ అంశంగా చూపిస్తాము ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం జరగదు అదే విధంగా ఎక్స్ట్రార్డినరీ అంశాలు ఉన్నాయి ఇది ఎక్సెప్షనల్ కు మించి ఎక్సెప్షనల్ గా జరుగుతుంది అలాంటి అంశాన్ని ఎక్స్ట్రార్డినరీ అంశం అంటారు ఉదాహరణకు వరద చాలా వినాశకరమైనది అది మన కర్మాగారాన్ని పూర్తిగా నాశనం చేసింది అప్పుడు దానిని ఎక్స్ట్రార్డినరీ అంశంగా పరిగణించవచ్చు ఇది చాలా అరుదైన సందర్భం అని గుర్తుంచుకోండి సాధారణ వరదలు సంభవిస్తే అది ఎక్సెప్షనల్ కాదు మరియు ఎక్స్ట్రార్డినరీ కాదు ఎప్పుడో 10 20 సంవత్సరాలలో ఒకసారి సంభవించే ఒక పెద్ద వరద అయితే అది ఎక్సెప్షనల్ అంశం అవుతుంది వరద చాలా పెద్దదిగా ఉండి మీ కర్మాగారాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా అయితే అది ఏ 100 సంవత్సరాలకో ఒకసారి వస్తుంది దానివలన మీ కర్మాగారం యొక్క ఉనికే కోల్పోయే విధంగా ఉంటుంది అప్పుడు మీరు దానిని ఎక్స్ట్రార్డినరీ అంశంగా వర్గీకరిస్తారు అంశాలను ఎక్సెప్షనల్ అంశం లేదా ఎక్స్ట్రార్డినరీ అంశంగా వర్గీకరించడానికి విచక్షణ సంస్థ యొక్క యాజమాన్యానికి ఇవ్వబడింది ఇప్పుడు ఈ అంశాలను విడిగా ఎందుకు చూపించాలి అది ఎందుకంటే ఆర్థిక నివేదిక యొక్క వినియోగదారులు అంటే P L అకౌంట్ చదువుతున్న వారు ఒక నిర్దిష్ట అంశం ప్రతి సంవత్సరం జరగబోతుందో లేదో తెలుసుకోవాలి సాధారణంగా ఖర్చులుగా వర్గీకరించబడిన అంశాలు వ్యాపారం యొక్క రోజువారి కార్యకలాపాలకు సంబంధించినవిగా ఉంటాయని మనము అనుకుంటాము కాబట్టి అవి పదేపదే క్రమం తప్పకుండా జరుగుతాయి అని మనము ఇప్పటికే P L అకౌంట్ ని నిర్వచించినప్పుడు చూశాము మరియు అది సాధారణ ఆదాయాలు మరియు ఖర్చులను చూపించే ఒక ప్రకటన అని కూడా చూశాము కాబట్టి అవి సాధారణంగా పునరావృతమవుతాయని భావించబడుతుంది ఏమైనప్పటికీ పునరావృతం కానటువంటి పెద్ద నష్టం ఉంటే మీరు దానిని ఎక్సెప్షనల్ లేదా ఎక్స్ట్రార్డినరీ అంశంగా వర్గీకరిస్తారు ఇది బ్యాలెన్స్ షీట్లో నమోదు చేయబడదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది కూడా ఆదాయ అంశం ఇది బ్యాలెన్స్ షీట్లో నేను వ్రాయగల కొత్త ఆస్తిని సృష్టించడం లేదు వాస్తవానికి ఇది నా యొక్క ప్రస్తుత ఆస్తులను నాశనం చేస్తోంది అందువల్ల ఇది బ్యాలెన్స్ షీట్ నుండి తీసివేయబడాలి మరియు ఆ నష్టాలను P L అకౌంట్ లో ఒక చోట నమోదు చేసుకోవాలి కాబట్టి ఎక్సెప్షనల్ మరియు ఎక్స్ట్రార్డినరీ అంశాలుగా చూపించడానికి ప్రత్యేక శీర్షికలు సృష్టించబడతాయి ఇప్పుడు ఎవరైనా P L అకౌంట్ చదువుతున్నప్పుడు వారు ఎక్సెప్షనల్ లేదా ఎక్స్ట్రార్డినరీ వ్యయాన్ని చూస్తే ఇది సాధారణ ఖర్చు కాదని వారు అర్థం చేసుకుంటారు కాబట్టి వచ్చే ఏడాది మనం ఎక్కువ లాభాలను పొందగలమని ఆశించవచ్చు ఎందుకంటే వచ్చే సంవత్సరంలో ఎక్సెప్షనల్ మరియు ఎక్స్ట్రార్డినరీ నష్టాలు ఉండవు ఇక్కడ నేను నష్టాలను సూచిస్తున్నప్పుడు అది కొన్నిసార్లు లాభాలు కూడా కావచ్చు అని మీరు గమనించాలి ఎక్సెప్షనల్ అంశం వలన లాభం గురించి మీరు ఆలోచించగలరా ఒక్కసారి ఆలోచించండి మనకు కొంత భూమి ఉందని అనుకుందాం మనము 1950 లో 5 లక్షలకు కొంత భూమిని కొనుగోలు చేసాము అనుకుందాం ఇప్పుడు 2019 లో లేదా 2020 లో అంటే 70 సంవత్సరాల తరువాత 5 లక్షలకు కొనుగోలు చేసిన భూమి బహుశా ఈ రోజు 5 కోట్ల విలువను కలిగి ఉండవచ్చు కాబట్టి 5 లక్షల రూపాయల భూమిని 5 కోట్లకు విక్రయించినట్లయితే మనము 4 కోట్ల 95 లక్షల లాభం పొందుతాము ఇప్పుడు అన్ని లాభాలు P L అకౌంట్ లో చూపించబడతాయి కాబట్టి ఈ లాభం కూడా P L అకౌంట్ లో చూపబడుతుంది దానిని మన ఆదాయంలో చూపించగలమా ఎందుకంటే భూమిని అమ్మడం మన వ్యాపారం కాదు ఇతర ఆదాయంగా చూపించలేము ఇది ఇతర ఆదాయమే అయినప్పటికీ ఇది ప్రతి సంవత్సరం పునరావృతం కాదు ఎందుకంటే ఈ సంవత్సరం మనం భూమిని విక్రయిస్తే వచ్చే ఏడాది భూమి అమ్మకానికి అందుబాటులో ఉండదు ఇది మన సాధారణ వస్తువుల అమ్మకం లాంటిది కాదు అందుకే ఈ 4 కోట్ల 95 లక్షలు ఎక్స్ట్రార్డినరీ అంశానికి ఉదాహరణ మనము ఎక్స్ట్రార్డినరీ అంశం అని చెప్పామని ఇక్కడ గుర్తుంచుకోండి ఎక్స్ట్రార్డినరీ ఖర్చు అని చెప్పలేదు కావున అది ఖర్చు కావచ్చు దానితో పాటు ఆదాయం కూడా కావచ్చు కాబట్టి మీరు ఇక్కడ గుర్తు గురించి జాగ్రత్తగా ఉండాలి ఇది ఎల్లప్పుడూ ప్రతికూల సంకేతం కాదు ఇది ప్రతికూలంగా ఉంటుంది కొన్నిసార్లు ఇది సానుకూలంగా కూడా ఉంటుంది ఇంకా అదనపు ఎక్సెప్షనల్ ఎక్స్ట్రార్డినరీ అంశాలు అంటే ఏమిటి యాజమాన్యం వారు వ్రాయాలి మరియు వారు ఆ అంశాన్ని ఎందుకు అలా వర్గీకరించారో కూడా వివరిస్తూ వారు క్రింద ఒక గమనికను వ్రాయవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను మీకు సలహా ఇస్తాను మీరు మీ స్వంత సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ కు తిరిగి వెళ్లి ఏదైనా ఎక్సెప్షనల్ ఎక్స్ట్రార్డినరీ అంశాలు ఉన్నాయా అని తనిఖీ చేయండి మరియు అవి ఎందుకు వర్గీకరించబడ్డాయి అనే దానిపై ఒక గమనిక రాయండి కాబట్టి మీకు అర్థం అయ్యిందని నేను భావిస్తున్నాను ఇప్పుడు మనము V వ అంశం వద్ద ఉన్నాము ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రార్డినరీ అండ్ టాక్స్ వస్తుంది ఇక X వ అంశం టాక్స్ ఎక్స్పెన్స్ అంటే వాయిదాపడిన పన్నులను పైన వచ్చిన ఆదాయం నుండి తీసివేస్తే మనకు సంవత్సరానికి సంబంధించిన నిరంతర వ్యాపార కార్యకలాపాల వల్ల వచ్చిన లాభం లేదా నష్టం తెలుస్తుంది ఇప్పుడు కరెంట్ టాక్స్ అంటే ఏమిటి మరియు డెఫర్డ్ టాక్స్ అంటే ఏమిటి నేను ఇంతకుముందు చర్చించానని అనుకుంటున్నాను కానీ నేను మళ్ళీ పునరావృతం చేస్తాను మీరు IX లో సంపాదించిన లాభాలపై మీరు ప్రభుత్వానికి పన్నుగా కొంత డబ్బు చెల్లించాలి ప్రస్తుత సంవత్సరంలో ఆ పన్నులు చెల్లించాల్సి ఉంటే వాటిని కరెంట్ టాక్స్ అంటే ప్రస్తుత పన్నులుగా పిలుస్తారు అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తరువాత చెల్లించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటే అలాంటి వాటిని డెఫర్డ్ టాక్స్ అంటే వాయిదాపడిన పన్ను అని పిలుస్తారు కానీ మనము వాటిని నేటి P L అకౌంట్లో చూపిస్తాము ఎందుకంటే అవి ఈ సంవత్సరం లాభాలపై ఉన్నాయి కాని వాటిని తరువాత చెల్లించవచ్చు కాని అవి బ్యాలెన్స్ షీట్ కు వెళతాయి కాబట్టి టాక్స్ ఎక్స్పెన్స్ మనకు కరెంట్ మరియు డెఫర్డ్ గా వర్గీకరించబడుతుంది ఇక్కడ మీకు నిరంతర కార్యకలాపాల నుండి లాభం లభిస్తుంది అంతేకాక మీరు కార్యకలాపాలను నిలిపివేయడం ద్వారా వచ్చిన లాభాన్ని కూడా విడిగా చూపించాలి అంటే కొంత వ్యాపార కార్యకలాపాలు ఆగిపోతే అప్పుడు లాభం కానీ నష్టం కానీ సంభవిస్తే దానికి సంబంధించిన పన్నులను విడిగా చూపించాల్సి ఉంటుంది ఉదాహరణకు కర్మాగారాన్ని మీరు మూసివేశారు కానీ మీరు అక్కడ నుండి కొంత లాభం లేదా నష్టాన్ని పొందుగలరు కాబట్టి దానిని ప్రాఫిట్ లాస్ ఫ్రమ్ డిస్ కంటిన్యూఇంగ్ ఆపరేషన్స్ ఆఫ్టర్ టాక్స్ అంటాము మరియు ఇది XIV వ అంశంలో చూపబడింది చివరి అంశం XV ఇది మొత్తం సంవత్సరానికి లాభం లేదా నష్టం ఇది నిరంతర వ్యాపార కార్యకలాపాల వలన వచ్చిన లాభం లేదా నష్టం అంటే XI వ అంశం మరియు వ్యాపార కార్యకలాపాలు ఆపేసినప్పుడు వచ్చిన లాభం లేదా నష్టం అంటే XIV వ అంశం యొక్క మొత్తం వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నప్పటి మరియు అవి ఆగినప్పటి లాభం లేదా నష్టం నుంచి పన్నును మినహాయిస్తే మనం తుది ఫలితాన్ని పొందుతాము ఇది సంస్థ యొక్క లాభం లేదా నష్టం యొక్క స్కోర్ కార్డ్ అంటే సంఖ్య పత్రం లాగా ఉంటుంది ఈ ఆకృతి కంపెనీల చట్టం యొక్క షెడ్యూల్ III ని సూచిస్తుంది కాబట్టి మనము ఇక్కడ ఆగి మరియు తదుపరి ఉపన్యాసంలో మనము P L అకౌంట్ పై చర్చ ను కొనసాగిస్తాము